ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 25 మరియు ఈ రోజు మనం ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ ల తరగతి కి వచ్చే కొన్ని ప్రత్యేక ఫంక్షన్లు బీటా మరియు గామా గురించి మాట్లాడుతాము కాబట్టి ప్రధానంగా మనము ప్రాపర్ ఇంటిగ్రల్ యొక్క అటువంటి ప్రత్యేక ఫంక్షన్ల కన్వెర్జెన్స్ గురించి మళ్ళీ చర్చిస్తాము మునుపటి ఉపన్యాసంలో మనము చాలా ఉపయోగకరమైన కంపారిజాన్ టెస్ట్ ను చూశాము ఉదాహరణకు ఇక్కడ మనకు f మరియు g ఫంక్షన్ లు ఉన్నాయి ఇది ఈ అసమానతను fx నాన్ నెగటివ్ అని సంతుష్టి చేస్తుంది ప్రధమ రకం యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ విషయంలో ఇక్కడ ఏ సమయంలోనైనా f యొక్క అన్ని విలువలుax ≤ b∞ కాబట్టి ఈ అసమానత మనకు ఉంది ఇది fx నాన్ నెగటివ్ విలువలను తీసుకుంటుంది మరియు ఈ f కి ఉన్న అన్ని పరిధుల కన్నా gx ఇంకా పెద్ద విలువలను తీసుకుంటోంది మరియు ఆ సందర్భంలో మనము f మరియు g యొక్క ఈ నిష్పత్తిని లెక్కిస్తాము మరియు ఈ నిష్పత్తి యొక్క లిమిట్ ఆధారంగా g ఇంటిగ్రల్ యొక్క కన్వెర్జెన్స్ వచ్చినందుకు f కన్వెర్జ్ అవుతుంది అని నిర్ధారిస్తారు ఇక్కడ మనము రెండు సందర్భాలలో ప్రధమ రకం యొక్క ఇంటిగ్రల్ గా మరియు టైప్ 2 యొక్క ఇంటిగ్రల్ గా పరిశీలిస్తున్నాము కాబట్టి ప్రధమ రకం యొక్క ఇంటెగ్రాండ్ కోసం మనకు సమస్యాత్మకంగా ఉన్న అనంతం కారణంగా సమస్య ఉంది ద్వితీయ రకం ఇంటిగ్రల్ లో మనకు ఈ a మరియు b మధ్య ఎక్కడో అన్బౌండెడ్ ఫంక్షన్ ఉంది మనము రెండింటినీ ఇక్కడ కలిపి పరిశీలిస్తున్నాము ప్రధమ రకం యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ సందర్భంలో మీరు ఈ లిమిట్ ని x→∞గా తీసుకుంటారు ద్వితీయ రకం యొక్క ఇంటిగ్రల్ విషయంలో మనము ఈ లిమిట్ ని x→aగా పరిగణిస్తాము కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఆధారంగా ఈ k≠0 సందర్భంలో ఈ రెండు ఇంటిగ్రల్ లు ఇంటిగ్రల్ abfxdxమరియు మరొకటి abgxdx అవి రెండు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి ఇది ముగింపు k0 అయితే మనకు మరియొక చేరిక ఉంది మరియు abgxdx కన్వెర్జ్ అయితే అప్పుడు abfxdx కన్వెర్జ్ అవుతుంది ఆ సందర్భంలో ఆ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అయితే మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది మరియు ఈ k∞ అయితే మరొకటి abgxdxఇంటిగ్రల్ గా ఉంటే ఆ సందర్భంలో డైవర్జెన్స్ అయితే మనం కూడా ఈ abfxdx ని డైవర్జెన్స్ అవుతుందని తీర్మానం చేయవచ్చు కాబట్టి ఈ వనరుల ఆధారంగా కొన్ని కన్వెర్జెన్స్ మీద మనము బీటా మరియు గామా ఫంక్షన్లు అనే రెండు ప్రత్యేక ఫంక్షన్ల కన్వెర్జెన్స్ ను నిరూపిస్తాము కాబట్టి మొదట నేను ఆ ఫంక్షన్లు ఏమిటో నిర్వచిస్తాను కాబట్టి దీనికి ముందు మనకు మునుపటి ఉపన్యాసం నుండి ఈ టెస్ట్ ఇంటిగ్రల్ లు కూడా అవసరం మరియు అక్కడ మనము ఈ రెండు రకాల ఇంటిగ్రల్ లను చూశాము మనము ద్వితీయ రకానికి చెందిన ఇంటిగ్రల్ ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఉపయోగించబడింది కాబట్టి ఇక్కడ p1వున్నప్పుడు ఈ ఇంటిగ్రల్ ab1x apdxకన్వెర్జ్ అవుతుంది మరియు ఈp≥1 ఉన్నప్పుడు డైవర్జెన్స్ అవుతుంది ఈ సందర్భంలో మనము ప్రధమ రకం యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ ల యొక్క ఇంటిగ్రల్ ను చర్చిస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ a1xpdxమనకు p1ఉన్నప్పుడు కన్వెర్జ్ అవుతుంది మరియు ఈ ఇంటిగ్రల్ p≤1 లో డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఇంటిగ్రల్ లు ఆ ప్రత్యేక ఫంక్షన్ల కోసం మళ్ళీ కంపారిజాన్ టెస్ట్ కొరకు ఉపయోగించబడతాయి కాబట్టి ఈ ఫంక్షన్లకు వచ్చినట్లయితే మనకు బీటా మరియు గామా ఫంక్షన్లు ఉన్నాయి మరియు ఈ బీటా ఫంక్షన్ ఈ ఇంటిగ్రల్ సంకేతముగా ఉండే గుర్తుల ల ద్వారా నిర్వచించబడింది ఇక్కడ మనము Bmn01xm 11 xn 1dx ఇక్కడ ఈ m0n0 కాబట్టి m మరియు n రెండూ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ విలువలు మాత్రమే కన్వెర్జ్ అవుతాయి అని మనం చూస్తాము గామా ఫంక్షన్ అని పిలువబడే మరొక ఫంక్షన్ ఉంది కాబట్టి గామా n ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ ద్వారా నిర్వచించబడింది కాబట్టి 0e xxn 1dx n0 అయినప్పుడు ఈ ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుంది అని మనము గమనించాము కాబట్టి Bmn01xm 11 xn 1dx m0n0లో ఈ మొదటి ఇంటిగ్రల్ కు మళ్ళీ వద్దాం కాబట్టి ఈ ఇంటిగ్రల్ ద్వితీయ రకం ప్రాపర్ ఇంటిగ్రల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ ఇంటిగ్రేండ్ x → 0 లేదా x → 1 అయినప్పుడు అన్బౌండెడ్ గా మారవచ్చు ఒకవేళ ఈ xm 1 కాబట్టి ఇక్కడ ఘాతము నెగటివ్ గా ఉంటుంది అప్పుడు ఇది x →0 అయినప్పుడు లేదా x→1 ఉన్నప్పుడు ఈ n 1 నెగటివ్ గా ఉన్నప్పుడు అన్బౌండెడ్ గా మారుతుంది కాబట్టి ఇది టైప్ 2 యొక్క ప్రాపర్ఇంటిగ్రల్ గా ఉంటుంది రెండవ సందర్భంలో మీకు 0 నుండి ∞ ఉంటుంది కాబట్టి ఈ అనంతం లిమిట్ లో కనిపిస్తుంది ఇది టైప్ 1 యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ మరియు ఇది టైప్ 2 యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ xn 1మరియు ఈ సందర్భంలో ఈ n 1 నెగటివ్ గా ఉంటే x → 0 ఉన్నప్పుడు ఇంటిగ్రేండ్ అన్బౌండెడ్ గా మారుతుంది కాబట్టి ఇది మునుపటి ఉపన్యాసాలలో ఉపయోగించే మన సంకేతముగా ఉండే గుర్తుల ప్రకారం మిశ్రమ రకమైన ఇంటిగ్రల్ లేదా తృతీయ రకానికి ఇంటిగ్రల్ లు కాబట్టి మునుపటి ఉపన్యాసాల నుండి మనకు లభించిన ప్రజ్ఞ ఆధారంగా ఈ ఇంటిగ్రల్ ల కన్వెర్జెన్స్ గురించి ఈ రోజు చర్చిస్తాము కాబట్టి ఇక్కడ బీటా ఫంక్షన్ యొక్క కన్వెర్జెన్స్ మరియు m n≥1 ఉన్నప్పుడు మొదటి సందర్భంను పరిశీలిస్తాము ఈ సందర్భంలో m మరియు nలకు ఇక్కడ ఏమి జరుగుతోంది కాబట్టి ఇక్కడ x కోసం ఈ ఘాతము పాజిటివ్ గా ఉంటుంది మరియు 1 xn 1కూడా ఉంటుంది ఎందుకంటే n కూడా 1 కి సమానం లేదా అంత కంటే ఎక్కువగా ఉంటుంది ఆ ఘాతము కూడా పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి రెండు సందర్భాల్లో ఈ m మరియు n ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటిగ్రేండ్ అన్బౌండెడ్ ఫంక్షన్ కాదని మనం చూస్తాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ వాస్తవానికి ప్రాపర్ ఇంటిగ్రల్ మరియు ప్రాపర్ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సందర్భంలో ఇది ప్రత్యేక సందర్భం మరియు ఈ ఇంటిగ్రల్ ప్రాపర్ మరియు అందువల్ల ఇది కన్వెర్జెన్స్ కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన సందర్భం m n 1 కాబట్టి ఈ సందర్భంలో m n 1 రెండూ ఉన్నప్పుడు ఇక్కడ ఇది m 1 మరియు ఇక్కడ n 1 కాబట్టి ఈ ఘాతము లు నెగటివ్ గా మారతాయి మరియు ఆ సందర్భంలో మనకు టైప్ 2 యొక్క ప్రాపర్ ఇంటిగ్రల్ ను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇంటిగ్రేండ్ అన్బౌండెడ్ గా మారుతోంది కాబట్టి మనము ఇప్పుడు దీనిని పరిశీలిస్తాము ఇది రెండుగా విడిపోతుంది ఎందుకంటే ఈ టర్మ్ కారణంగా x→0 మరియు x→1 ఉన్నప్పుడు రెండు చివర్లలో సమస్య ఉంటుంది మనము ఈ ఇంటిగ్రల్ ను రెండు భాగాలుగా విభజిస్తాము 01xm 11 xn 1dx0cxm 11 xn 1dx⏟I1c1xm 11 xn 1dx⏟I2 కాబట్టి వీటిని I1 మరియు I2 అని పిలుద్దాం ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ రెండు ఇంటిగ్రల్ ల కన్వెర్జెన్స్ ను విడిగా చర్చిస్తారు మరియు ఈ మొదటి సందర్భంలో ఈ xm 1 పదం కారణంగా ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ గా మారుతోంది మరియు రెండవ సందర్భంలో ఈ 1 xn 1 అనేది x→1గా ఉన్నందున ఈ ఇంటిగ్రల్ ఇంప్రాపర్ గా మారుతోంది కాబట్టి ఒక్కొక్కటిగా చర్చిద్దాం కాబట్టి మొదటి సందర్భంలో మనము ఈ I10cxm 11 xn 1dxను తీసుకుంటాము మరియు ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ xm 11 xn 1యొక్క ఇంటిగ్రల్ మరియు ఈ fxను మనము తీసుకుంటాము ఇప్పుడు సరిపోల్చటం లేదా కంపారిజాన్ కోసం మనం మరొక ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి మనము ఇక్కడ g ను పరిశీలిస్తాము ఎందుకంటే ఈ ఇంటిగ్రేండ్లో x→0అయినప్పుడు సమస్య స్పష్టంగా ఉంది కాబట్టి x→0ఉన్నప్పుడు ఇక్కడ సమస్య ఇది x→0 అయినప్పుడు అన్బౌండెడ్నెస్ సృష్టించడం లేదు కాబట్టి ఇది ఇక్కడ ఫంక్షన్ యొక్క భాగం ఇది వాస్తవానికి ఈ ఇంటిగ్రల్ ను అన్బౌండెడ్ గా చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన x→0 గా ఈ xm 1నుండి తీసుకోబడుతుంది ఈ gx1x1 mను మనం ఇక్కడ ఎంచుకోవడానికి కారణం అదే కాబట్టి మనము ఈ g ను తీసుకున్నాము ఇప్పుడు మీరు నిష్పత్తిని తీసుకుంటారు తద్వారా ఇది అన్బౌండెడ్ గా తయారవుతుంది అది రద్దు అవుతుంది మరియు ఆ సందర్భంలో మీకు కొంత ఫైనైట్ లిమిట్ లభిస్తుంది కాబట్టి మనం ఆ లిమిట్ ని తీసుకుంటే f x సమానం కాబట్టి మనం ఇప్పుడు x→0fxgx మరియు ఈ fxgx ను తీసుకుంటున్నాము కాబట్టి ఈ లిమిట్ ని ఇక్కడ తీసుకుంటాము ఇది ఈ x→0x1 mxm 11 xn 11కు సమానం మరియు లిమిట్ లను తీసుకునేటప్పుడు ఇక్కడ ఇది రద్దు చేయబడుతుంది మరియు x → 0 లిమిట్ ని తీసుకునేటప్పుడు దీనిని మనం 1 గా పొందుతాము కాబట్టి ఈ లిమిట్ ఇక్కడ ఈ fxgx యొక్క నిష్పత్తి 1 ని పొందుతోంది ఆపై కంపారిజన్ టెస్ట్ నుండి మనము మునుపటి స్లైడ్లలో చూసాము ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ ప్రవర్తన ఈ g ఫంక్షన్పై ఇంటిగ్రల్ ప్రవర్తనతో సమానంగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి g ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ ఏమిటి ఇది 0c1x1 mdx ఇది మనము చర్చించిన టెస్ట్ ఇంటిగ్రల్ మరియు ఈ 1 m1ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది కాబట్టి దీని అర్థం m0 కాబట్టి ఇది ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది మరియు m 0 ఇక్కడ 1 m1అంటే ఈ m0అని అర్ధం అయినప్పుడు టెస్ట్ ఇంటిగ్రల్ గా కన్వెర్జ్ అవుతుంది అని ఇక్కడ మనము నిర్ధారిస్తాము మరియు డైవర్జెన్స్ గురించి కూడా మనకు తెలుసు కాబట్టి ఈ 1 m≥1 అంటే ఈ m≤0 అని అర్ధం అయినప్పుడు ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి ఈ టెస్ట్ ఇంటిగ్రల్ గా ఉన్న కన్వెర్జెన్స్ మరియు డైవర్జెన్స్ ప్రవర్తన మనకు తెలుసు కాబట్టి ఇది టెస్ట్ ఇంటిగ్రల్ మరియు ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ప్రవర్తన మరియు ఇచ్చిన ఇంటిగ్రల్ ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ నిష్పత్తి స్థిర సంఖ్యగా ఉంటుంది కాబట్టి కంపారిజాన్ టెస్ట్ ప్రకారం మన ఇంటిగ్రల్ I1 కూడా కన్వెర్జ్ అవుతుంది m0 మరియు అది m≤0 ఉన్నప్పుడు డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ I1 గురించి ఇప్పుడు ఇక్కడ ముగింపు ఏమిటి కాబట్టి మనకు ఈ m0 ఉన్నప్పుడు మరియు m1 ఉన్నప్పుడు మనము ఒక కేసును పరిశీలిస్తున్నాము కాబట్టి ఇది 0m1 అయితే ఇంటిగ్రల్ టెస్ట్ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ మరియు m≤0 ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది ఇప్పుడు రెండవ ఇంటిగ్రల్ నకు వస్తున్నాము ఎందుకనగా మనం అసలు ఇంటిగ్రల్ ను రెండు భాగాలుగా విడగొట్టాము కాబట్టి ఇది రెండవ ఇంటిగ్రల్ I2c1xm 11 xn 1dx మరియు ఈ సందర్భంలో మళ్ళీ మనము ఈ ఇంటిగ్రేండ్ను ఈ f ఫంక్షన్గా తీసుకుంటాము ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రవర్తన ఈ 1 x చేత x→1 గా నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ n 1 నెగటివ్ గా ఉంటుంది మరియు ఈ ఫంక్షన్ యొక్క ఈ భాగం ఈ ఇంటిగ్రల్ ను అపరిమితముగా చేస్తుంది కాబట్టి ఇది x→1ఉన్నప్పుడు 1 n కాబట్టి ఈ ఫంక్షన్లో ఇది ఇక్కడ ఉన్న టర్మ్ అందుకనుగుణంగా ఇప్పుడు మన g ను మళ్ళీ ఎన్నుకుంటాము కాబట్టి మన gx11 x1 n కాబట్టి ఈ g కలిగి ఇప్పుడు మనం ఈ లిమిట్ ని మునుపటిలాగా మళ్ళీ లెక్కిస్తాము కాబట్టి ఈ x→1 fxg ను లెక్కిస్తాము ఇక్కడ ఈ లిమిట్ fxg ఖచ్చితంగా 1 x1 nగుణకంకు వెళ్తుంది మరియు ఇది ఇక్కడ f కాబట్టి మళ్ళీ ఈ టర్మ్ రద్దు అవుతుంది మరియు ఇది మనకు xm 1 x→1గా ఉంటుంది కాబట్టి మరలా మనకు ఇలాంటి ఫలితం లభిస్తోంది ఇది అంతకుముందు కలిగిన ఫలితము వలె ఉంది కాబట్టి ఈ x→1 మరియు ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ప్రవర్తన కూడా ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ అయిన ఈ టెస్ట్ ఇంటిగ్రల్ ప్రవర్తన నుండి మనం తేల్చవచ్చు కాబట్టి ఇది ఇక్కడ మన టెస్ట్ ఇంటిగ్రల్ 0c11 ndx మరియు ఇది 1 n1 అంటే n0 అని కన్వెర్జ్ అవుతుంది మరియు ఇది 1 n≥1 ఇక్కడ అంటే n≤0 కాబట్టి ఇంటిగ్రల్ యొక్క ఈ భాగం కూడా ఈ ప్రవర్తనను కలిగి ఉంటుంది అనగా 0n1జరిగినప్పుడు ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది మరియు n≤0 ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది మనము మరొకదానికి ఇలాంటి ఫలితాలను కలిగి ఉన్నాము కాని ఆ షరతు m లో ఉంది కాబట్టి ఈ రెండింటినీ కలిపితే మనకు బీటా ఫంక్షన్ అవుతుంది ఇది 01xm 11 xn 1dx మరియు ఇది రెండు భాగాలుగా తీసుకోబడింది మరియు మనము ప్రతి భాగమును మరియు కన్వెర్జెన్స్ గురించి చర్చించాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ mn0 కొరకు కన్వెర్జ్ అవుతుంది మరియు అవి ఏదైనా విలువను తీసుకోగలవు ఎందుకంటే మనము ఇప్పటికే కన్వెర్జెన్స్ గురించి చర్చించాము మరియు డైవర్జెన్స్ కోసం అనగా mn ≤ 0 అయితే ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి మనము ఈ బీటాను ఈ బీటా ఫంక్షన్ తీసుకుంటున్నప్పుడల్లా మనము ఈ mn0గా ఊహిస్తాము ఎందుకంటే ఈ 2 m మరియు n అనేది 0 కి సమానమైనప్పుడు లేదా తక్కువగా వున్నప్పుడు ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది ఇప్పుడు గామా ఫంక్షన్ యొక్క కన్వెర్జెన్స్ గురించి చర్చిస్తాము ఇది n0e xxn 1dx మరియు ఇక్కడ n0ఉన్నప్పుడు ఇది ఉనికిలో ఉందని మనము నిర్ధారిస్తాము కాబట్టి మనము n≥1 సందర్భాన్ని పరిశీలిస్తాము మరియు ఈ సందర్భంలో ఇంటిగ్రేండ్ బౌండెడ్ గా ఉంటుంది మనం మళ్ళీ రెండు భాగాలుగా తీసుకుంటాము ఈ ఇంటిగ్రల్ ఒకటి 0x≤a ఆ పై మరొకటి a→∞ కాబట్టి మనం 0 నుండి a కి తీసుకున్నప్పుడు మొదటి ఇంటిగ్రల్ కాబట్టి దీని అర్థం 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx కాబట్టి ఇక్కడ ఈ భాగం n అనేది 0 కి సమానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడుn అనేది 0 కి సమానం కంటే ఎక్కువ అంటే దీని అర్థం సింగులారిటీ ఉండదు ఈ భాగం కారణంగా ఇక్కడ అన్బౌండెడ్నెస్ లేదు మరియు ఇక్కడ e x కాబట్టి దీని అర్థం ఈ ఇంటిగ్రేండ్ ఇప్పుడు 0ae xxn 1dx లో బౌండెడ్ గా ఉంది మరియు ఇతర భాగాలు కాబట్టి మనం రెండవ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ ను తనిఖీ చేస్తాము ఇది ae xxn 1dx ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంలో n1 ఉన్నప్పుడు మనకు ఇప్పుడు ఈ అనంతం లేదా ఇన్ఫినిటీ సమస్య కూడా ఉంది కాబట్టి మనము n1వున్న సందర్భాన్ని పరిశీలిస్తున్నాము మరియు ఇప్పుడు ఈ అనంతం కారణంగా టైప్ 1 యొక్క ఈ ప్రాపర్ ఇంటిగ్రల్ ను కలిగి ఉన్నాము మరియు మనము కన్వెర్జెన్స్ ద్వారా వెళ్తాము కాబట్టి ఇక్కడ ఇది ఇంటిగ్రాండ్ fxe xxn 1 మరియు ఈ ఫంక్షన్ యొక్క ఈ ప్రవర్తన ఆధారంగా ఇక్కడ x→∞ అయినందున ఈ x g ను పరిశీలిస్తాము లేదా ఈ gx1x2 లేదా 1xpp1 గా పరిశీలిద్దాం మనం 1x2 లేదా 1xpp1 గా తీసుకోవచ్చు ఈ విధంగా దీనిని తీసుకోటానికి కారణం ఏమిటి కాబట్టి మనం ఈ fxgx xn1ex 0 తీసుకుంటే మనం ఇక్కడ వచ్చే విలువ ఏమిటంటే మనకు x ఘాతము ఉంది అనగా ఈ x2ను మనం తీసుకున్నామని అనుకుందాం కాబట్టి ఈ x వర్గం ఇక్కడ xn 1 తో గుణించబడుతుంది కాబట్టి మనకు xn1ex ఉంటుంది మనము ఇక్కడ తీసుకోవటానికి కారణం ఆ సందర్భంలో ఇది n 1p అవుతుంది దీనికి పట్టింపు లేదు మరియు n≥1 కాబట్టి ఇక్కడ మనకు ఆ సందర్భంలో కొంత x ఘాతము పాజిటివ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన ఈ లిమిట్ ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ప్రవర్తన ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫంక్షన్ అప్పుడు x ఘాతము మనకు అక్కడ ఉన్న పాజిటివ్ పవర్ కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఎందుకంటే ఈ ex వెళ్లే దానికంటే x→∞కు వేగంగా పెరుగుతుంది ఈ లిమిట్ 0 గా ఉంటుంది ఈ లిమిట్ మనకు ఏ పాజిటివ్ ఘాతము అయినా 0 అవుతుంది కాబట్టి ఉదాహరణకు మీరు xpతీసుకుంటే ఈ లిమిట్ xn 1pex అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ మనకు ఇక్కడ n≥1 ఉంది కాబట్టి ఇది 0 కి సమానం కంటే ఎక్కువ మరియు ఇక్కడ మనకు p 1 ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకు ఈ ఘాతము 1 కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఘాతము x ఏ సందర్భంలోనైనా 1 కంటే ఎక్కువగా ఉంటుంది మరియు అదే పరిస్థితిలో మనం x→∞ తీసుకున్నప్పుడు లిమిట్ 0 అవుతుంది మనకు ఇప్పుడు కంపారిజన్ టెస్ట్ ఉంది ఈ x అప్పుడు లిమిట్ 0 కి వెళుతుంది అంటే ఈ f ఫంక్షన్ కంటే ఈ g వేగంగా పెరుగుతోంది మరియు ఇది ఇక్కడ 1x2 మన g కాబట్టి ఈ gఇంటిగ్రల్ g కన్వెర్జ్ అయితే f కూడా కన్వెర్జ్ అవుతుందని మనము నిర్ధారించగలము ఎందుకంటే ఈ నిష్పత్తి నుండి మనకు ఈ 0 లభిస్తుంటే మరియు కంపారిజాన్ టెస్ట్ లో ఇది ఒక సందర్భం ఈ g ఇక్కడ అర్ధం అయితే g వేగంగా పెరుగుతోంది లేదా ఇక్కడ అన్బౌండెడ్ గా వేగంగా పెరుగుతోంది లేదా x అనేది కి సమీపించేటప్పుడు ఇప్పుడు f ఫంక్షన్ కంటే వేగంగా పెరుగుతుంది మరియు ఈ g యొక్క ఇంటిగ్రల్ కన్వెర్జ్ అయితే సహజంగానే ఈ f యొక్క ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ n n≥1 అయినప్పుడు కన్వెర్జ్ అవుతుంది ఎందుకంటే ఇది g ఇంటిగ్రల్ a1xpdx p1అయినప్పుడు ఇది కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ నిష్పత్తి 0 అని ఈ g ని తీసుకొని చూశాము ఆపై ఈ g కన్వెర్జ్ అయితే f పై ఉన్న ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుందిఅంటే ఇంటిగ్రల్ లేదా n కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ n అనేది n≥1 అయినప్పుడు కన్వెర్జ్ అవుతుంది ఎందుకంటే ఈ n మనకు రెండవ ఇంటిగ్రల్ గా ఉంటుంది ఒకటి 0 నుండి aకు అనగా ఎదైన a వద్ద కన్వెర్జ్ అవుతుంది ఇది ఏదైనా ఏకపక్షంగా కన్వెర్జ్ అవుతుంది మరియు రెండవది మనకు ఈ n≥1 ఉన్నప్పుడల్లా ఈ ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుంది అని పరీక్షించాము కాబట్టి n≥1 సందర్భంలో మనకు ఈ కన్వెర్జెన్స్ వచ్చింది ఇప్పుడు ఇది 0n1 0n1 ఉన్నప్పుడు రెండవ సందర్భాన్ని పరిశీలిస్తాము కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ ఇంటిగ్రల్ ఉంది కాబట్టి మళ్ళీ మనం 0 నుండి a మరియు a నుండి తీసుకున్నాము 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx కాబట్టి మునుపటి అధ్యయనం ఆధారంగా ఇది మళ్ళీ అదే కారణాన్ని కన్వెర్జ్ చేస్తుంది మనం ఇక్కడ ఉపయోగించిన అదే వాదనను ఉపయోగించాము మనము ఈ ఫంక్షన్ను ఎన్నుకుంటాము మరియు మళ్ళీ ఇక్కడ 0n1జరిగినప్పుడు అదే లిమిట్ మీకు 0 లభిస్తుంది మరియు ఈ ఇంటిగ్రల్ g కన్వెర్జ్ అవుతుంది కాబట్టి మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో రెండవ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది ఇప్పుడు మనం రెండవ ఇంటిగ్రల్ 0ae xxn 1dx కోసం పరీక్షిస్తాము ఎందుకంటే 0n1 మనకు ఈ x ఘాతము నెగటివ్ గా ఉంటుంది కాబట్టి x అనేది 0 లోకి చేరుకున్నప్పుడు మనకు అన్బౌండెడ్ ఫంక్షన్ లభిస్తుంది ఎందుకంటే ఇది టైప్ 2 ప్రాపర్ ఇంటిగ్రల్ కాబట్టి దీని యొక్క కన్వెర్జెన్స్ ను పరిశీలిద్దాం మనము ఈ fxe xxn 1 ను మళ్ళీ అదే విధానాన్ని ఇంటిగ్రల్ గా తీసుకుంటాము మరియు g ఎందుకంటే ఈ gxxn 1 కారణంగా ఈ ఫంక్షన్ అన్బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి మనము ఈ gxxn 1 ను తీసుకుంటాము మరియు ఈ లిమిట్ ని x అనేది a కి సమీస్తున్నప్పుడు x అనేది 0 కి చేరుకున్నప్పుడు తీసుకుంటాము వాస్తవానికి ఇక్కడ సమస్య 0 కి చేరుకున్నప్పుడు కాదు కాబట్టి e0 కాబట్టి x అనేది 0 కి చేరుకున్నప్పుడు e0 అవుతుంది కాబట్టి మనము x విలువ 0 కి చేరుకున్నప్పుడు ఎందుకంటే x విలువ 0 కి చేరుకున్నప్పుడు ఇంటిగ్రేండ్ అన్బౌండెడ్ అవుతోంది కాబట్టి మనం x విలువ 0 కి చేరుకున్నప్పుడు కాబట్టి e0 మరియు ఇది 1 అవుతుంది ఇది 0 కి సమానం కాదు కాబట్టి ఇది ఇక్కడ 1 కాబట్టి ఈ లిమిట్ 1 గా ఉంటుంది మరియు ఇది 0 కి సమానం కాదు ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తన ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తనతో సమానంగా ఉంటుంది fxgx e x 1≠0 కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడ 1x1 n అని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఈ g 0 నుండి 1 వరకు ఇంటిగ్రల్ మరియు ఇది ఈ 0n1 అయినప్పుడల్లా కన్వెర్జ్ అవుతుంది ఈ ఇంటిగ్రల్ ఈ టెస్ట్ ఇంటిగ్రల్ గా మనకు తెలుసు మరియు దీని ఆధారంగా మన గామా ఇంటిగ్రల్ కూడా కన్వెర్జ్ అవుతుందని మనము నిర్ధారించగలము ఎందుకంటే అవి ఈ ఇంటిగ్రల్ గా ప్రవర్తిస్తాయి ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అయితే మరొకటి కూడా కన్వెర్జ్ అవుతుంది ఇది డైవర్జెన్స్ అయితే ఈ లిమిట్ ఇక్కడ మరొకటి ఉన్నందున మరొకటి కూడా డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ 0 n 1 అయినప్పుడు మళ్ళీ కన్వెర్జ్ అవుతుంది 0n1 అయినప్పుడు 0a1x1 ndxకన్వెర్జెన్స్ జరుగుతుంది ⟹ 0n1 0n1 అయినప్పుడు 0a1x1 ndx కన్వెర్జెన్స్ ⟹ 0n1అయితే Γnకన్వెర్జెన్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 3 వ స్థితి మనము n≤0 ఉన్నప్పుడు చర్చిస్తాము కాబట్టి n≤0 జరిగినప్పుడు 3 వ స్థితి మిగిలి ఉంది కాబట్టి ఈ సందర్భంలో 0e xxn 1dx0ae xxn 1dxae xxn 1dx మరియు మనము కన్వెర్జెన్స్ గురించి విడిగా చర్చిస్తాము కాబట్టి మనకు ae xxn 1dx ఉన్నప్పుడు ఇంతకుముందు చూసిన ఈ ఇంటిగ్రల్ కన్వెర్జెన్స్ జరుగుతుంది ఎందుకంటే మనం దీనిని ఇప్పుడు ఈ ఒక fxe xxn 1ను తీసుకుంటాము మనము ఈ ఫంక్షన్ f ను తీసుకుంటాము మరియు gxxn 1 కాబట్టి n నెగటివ్ గా ఉన్నప్పుడు ఇది అన్బౌండెడ్ అవుతోంది మరలా మనం ఈ లిమిట్ ని x విలువ 0 కి సమీపిస్తున్నట్లుగా తీసుకోవాలి కాబట్టి మనం ఈ లిమిట్ ని తీసుకున్నప్పుడు x విలువ 0 కి చేరుతుంది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడ ఎత్తి చూపనివ్వండి x విలువ 0 కి కుడి వైపున చేరుకుంటుంది మరియు ఈ సందర్భంలో కూడా ఈ e0 అనేది 1 గా ఉంటుంది ఇది 0 కి సమానం కాదు మరియు అది ఇక్కడ చూడవచ్చు కాబట్టి మనకు 0a1x1 ndx ఉంది మరియు 0a1x1 ndx ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ లు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి ఎందుకంటే n అనేది 0 కి సమానమైనప్పుడు లేదా తక్కువ అయినప్పుడు మనకు ఈ ఇంటిగ్రల్ 1 ప్లస్ ఇంకొక విలువ ఉంటుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది ఎందుకంటే 1 n అనేది 1 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఈ ఘాతము n నెగటివ్ గా ఉన్నప్పుడు ఇది 1 కి సమానం కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఆ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ అవుతుంది మరియు అందువల్ల ఇంటిగ్రల్ 0ae xxn 1dx కూడా డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి మనకు ఈ n ఉంది అది n≤0 ఉన్నప్పుడు డైవర్జెన్స్ అవుతుంది మనము n కొరకు అన్ని అవకాశాలను పరిగణించాము మరియు 0 కి సమానం లేదా తక్కువ మరియు 0 మరియు 1 మధ్య మరియు 1 కి సమానమైన వాటి కంటే ఎక్కువ కాబట్టి ఆ సందర్భాలలో కాకుండా ఇంటిగ్రల్ గా కన్వెర్జ్ అవుతుంది కాని n≤0 ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ మనము ఇక్కడ వివరించిన ఈ కారణం వలన డైవర్జెన్స్ అవుతుంది మరియు ఇప్పుడు అది ముగింపు కాబట్టి ఈ రెండు బీటా ఇంటిగ్రల్ లు వాటికి కన్వెర్జెన్స్ సమస్యలు ఉన్నాయి మరియు ఇక్కడ ఈ ఘాతము ఆధారంగా కాబట్టి ఈ n విషయంలో n పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇది కన్వెర్జ్ అవుతుంది మరియు మరొకటి m n పాజిటివ్ గా కూడా కన్వెర్జ్ అవుతాయి కాబట్టి ముగింపునకు వచ్చినట్లైతే మనము ఈ బీటా ఫంక్షన్ 01xm 11 xn 1dx ను కలిగి ఉన్నాము ఇది m n 0 అయితే కన్వెర్జ్ అవుతుంది మరియు m n≤0 ఉన్నప్పుడు ఇది డైవర్జెన్స్ అవుతుంది మరియు ఈ గామా ఫంక్షన్ 0e xxn 1dx మరియు మనకు ఇక్కడ అదే పరిస్థితి ఉంది అది n 0 లేదా n≤0 ఉన్నప్పుడు డైవర్జెన్స్ అవుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో ఈ బీటా మరియు గామా ఫంక్షన్ యొక్క కొన్ని మంచి లక్షణాలను కూడా చూస్తాము కాబట్టి ఇవి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన రెఫెరెన్సులు మరియు చాలా ధన్యవాదాలు